మీ సమీకరణం 3 నుండి తదుపరి దశ ఏంటంటే HPgPgPgదీనినే సమీకరణం 1 అనుకోండి సరేనా కాబట్టి ఆ మూడు కొలతల సమాచారం మీకు ఇవ్వబడింది కావున ఆ మూడు కొలతల సమాచారం వక్ర రేఖ పై మూడు బిందువులను ఇస్తుంది మరియు అందువల్ల మనము తెలియని మూడు గుణకాలను పరిష్కరించవచ్చు 25 ఆఫ్ Pg25100×5012 5 MW మరియు సంబంధిత HPg10 MkcalMWhr ఇది ఎందువల్ల ఇచ్చారు అంటే ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇదే అనగా 25 40 మరియు 100 వద్ద ఇచ్చారు అదేవిధంగా 40 ఆఫ్ Pg40100×5020 MW అది వచ్చి HPg8 6 MkcalMWhrమరియు 100ఆఫ్ Pg50 MWకావున అది HPg8 MkcalMWhrఅంతేకాక ఆ సమీకరణం 3 లో మీరు ఈ విలువ పెట్టండి అనగా Pg విలువ మరియు H విలువ కనుక నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ సమీకరణంలో భిన్నమైన రేటింగ్ కు Pg విలువ మరియుHవిలువలను ప్రత్యామ్నాయం చేయండి విభిన్న విద్యుత్ ఉత్పత్తి సమాచారం అవునా కావున అది 12 5 10ఇది సమీకరణం 2 2020 8 6అది మూడు మరియు ఇది ఒకటి 5050 8 కనుక ఈ మూడు సమీకరణాలు సరళమైన సమీకరణాలు కాబట్టి ఈ సరళమైన సమీకరణాలను మీరు పరిష్కరించవచ్చు ఏ విధంగా అనగా మీ క్యాలిక్యులేటర్ ను ఉపయోగించి సరేనా మీరు ఇవి పరిష్కరిస్తే మీకు విలువలు వస్తాయి అంటే మీరు సరళమైన సమీకరణాలు రెండు మూడు మరియు నాలుగు లను పరిష్కరిస్తున్నారు ఆ మూడింటినీ పరిష్కరిస్తే మీకు ఏమి వస్తుంది అంటే α' 55 11 మరియు γ'0 0355అందువల్ల ఇంధన ఖర్చు వచ్చి k4 RsMkCalకనుక ak4×55 24 అదేవిధంగా bk4×5 44మరియు dk4×0 142 కనుక మీరు ఆ వ్యక్తీకరణలో ప్రతిక్షేపిస్తే ఇంధనపు ఖర్చు ఫంక్షన్ వచ్చి ఏ విధంగా ఇవ్వచ్చు అంటే CPg222 2420 44 Pg0 142 Pg2ఇది మీకు వచ్చినది ఇప్పుడు మీరు కనుగొనాల్సింది వచ్చి 25రేటింగ్ వద్ద CPgఎంత అని 25రేటింగ్ వద్ద Pg12 5 MWఅందువల్ల CPg222 52500 Rshr కనుక అది ఎంత వస్తుంది అంటే CPg12 ఇది సరైన విషయాలను పరిష్కరించడానికి మీరు ఎలా వెళ్ళగలరనే భావన మీకు ఇస్తుంది అదేవిధంగా 40 రేటింగ్ వద్ద మళ్లీ Pg20 MWదీనిని ఆ వ్యక్తీకరణలో పెట్టండి సరేనా CPg222 2420 142×202688 Rshrమీకు అది ఎంత వస్తుంది అంటే CPg20688 Rshrమరియు 100 లోడింగ్ వద్ద Pg50 MWఅప్పుడు CPg222 142×5021599 Rshrఅది ఎంత వస్తుంది అంటే CPg501599 Rshr ఇప్పుడు మీరు ఇంక్రెమెంటల్ కాస్ట్ తీసుకున్నట్లయితే మీరు Pgకు సంబంధించి C కి ఉత్పన్నం తీసుకోవాలి అది ఏమిటి అంటే ఇంక్రెమెంటల్ కాస్ట్ CPg222 44 Pg0 142 Pg2ఇది మనకు వచ్చినది ఇప్పుడు ఉత్పన్నం తీసుకోండి అనగా dCdPg20 284 Pg Rshr ఇప్పుడు 100రేటింగ్ వద్ద Pg50 MWఅందువల్ల IC20 64 Rshr అసలైన ఖర్చు వచ్చి CPg51222

కాబట్టి ఇది మీరు తీసుకున్న ఒక సరళమైన ఉదాహరణ దీన్ని ఇక్కడ ఎలా పొందాలో మీకు కొన్ని ఆలోచనలు రావాలి ఆ ఆలోచనలు ఎకనామిక్ ఆపరేషన్ గురించి అయి ఉండాలి తదుపరిది సాధారణ సమస్య సూత్రీకరణ కాబట్టి నెమ్మదిగా మనం వివరాల్లోకి ప్రవేశిద్దాం ఇప్పుడు ఒక వ్యవస్థను తీసుకోండి అందులో మనకు m సంఖ్య గల జనరేటర్లు ఉన్నాయనుకోండి మరియు వాటికి కట్టుబడి ఉన్నారు అనుకోండి మరియు అన్ని లోడ్లు PLi ఇచ్చేశారు యదార్ధంగా మీ దగ్గర n బస్ సమస్య ఉందనుకోండి ఒక పవర్ నెట్వర్క్లో మీ వద్ద అన్ని బస్సులు ఉన్నాయని అనుకుందాం మీ వద్ద మీ జనరేటర్లు లేవు మీకు m బస్సుల జనరేటర్ ఉంది అనుకుందాం సరేనా అంటే దాని అర్థం ఏమిటంటే మీకు m జనరేటర్లు కట్టుబడి ఉన్నాయి మరియు అన్ని లోడ్లు PLi ఇచ్చేశారు కాబట్టి మీ లక్ష్యం Pgi ని మరియు వోల్టేజ్ పరిమాణం Viని కనుగొనడం అనగా ఇంధన ఖర్చు తగ్గించడానికి i వచ్చి i12mఅయి ఉండాలి ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే మనం Viని పరిష్కరించడం లేదు ఎందువలన అంటే దానికి మీకు లోడ్ ఫ్లో వివరంగా కావాల్సి వస్తుంది మరియు ఇది మీ పెద్ద సమస్య అయితే దానిని మనం సరిగా నిర్వహించగలము ఇది మనం కంప్యూటర్ లేకుండా యదార్ధంగా సాధించలేము కాబట్టి అది ఏమైనా కావచ్చు మనకి తరగతి సాధకము లో ఏదైతే వస్తుందో అదే చేస్తాము సరేనా మీ వద్ద mసంఖ్యగల జనరేటర్లు ఉన్నాయి కాబట్టి మొత్తం ఇంధనం ఖర్చు వచ్చి ఏ విధంగా ఇవ్వచ్చు అంటే CTi1mCiఇది సమీకరణం 6 ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ విషయం ఏమనగా మీరు పవర్ ఫ్లో సమీకరణం అనగా లోడ్ ఫ్లో సమీకరణం నుంచి సంతృప్తి చెందారా లేదా అని లోడ్ ఫ్లో సమీకరణాలను శక్తి వ్యవస్థలో ఈక్వాలిటీ కాన్స్టెంట్ గా పిలుస్తారు మరియు ఇనీక్వాలిటీ కాన్స్టెంట్ అయినటువంటి జనరేటర్ శక్తి కి గరిష్ట లిమిట్ అనేది తక్కువగా ఉంటుంది వోల్టేజ్ పరిమాణం కూడా మీకు కనిష్టం మరియు గరిష్ట విలువలు ఉంటాయి మరియు లైన్ పవర్ ఫ్లో లైన్ ఎందుకంటే ప్రతి లైన్ కండక్టర్ ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్ కలిగి ఉంటే అది గరిష్ట శక్తిని మోసే సామర్ధ్యం ఉంటుంది మరియు గరిష్టంగా కరెంటును మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది దానినే థర్మల్ లిమిట్ అంటారు కాబట్టి మీరు చేయవలసి ఉంది మీరు బార్ను సరిగ్గా ఉంచాలి అంటే పరిమితిని సరిగ్గా ఉంచాలి కాబట్టి మీరు ఏది కావాలంటే అది చేయలేరు ఎందువలన అంటే అక్కడ చాలా అవరోధాలు ఉన్నాయి కావున ఇది సమీకరణం 6 కాబట్టి దాని అర్థం ఏమిటంటే ఆ మొదటి కంస్ట్రయిన్ట్ వచ్చి PgiminPgiPgimaxదానికి i12mఎందువలన అంటే మీ దగ్గర m సంఖ్య గల జనరేటర్లు ఉన్నాయి మరియు వోల్టేజ్ పరిమాణం వచ్చి Vimin≤|Vi|≤Vimaxదానికి i12mమరియు శక్తి ప్రవాహం వచ్చి Pij|≤Pijmaxనా ఉద్దేశం ఏమిటంటే అది దాని కంటే తక్కువగా గాని దాని తో పాటు సమానంగా ఉండాలి ఇది అన్ని లైన్లకు వర్తిస్తుంది సరేనా కావున అక్కడ చాలా అవరోధాలు ఉన్నాయి కాబట్టి న్యాయంగా దీనిని ఎలా మనం పరిష్కరించాలో చూద్దాం కనుక ఎప్పుడైతే మీరు ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ సమస్యను పరిష్కరించేటప్పుడు అన్ని అడ్డంకులను మీరు ఉల్లంఘించడబడలేదని మీరు చూసుకోవాలి ఇది సరైన పరిమితిలో ఉండాలి మరియు ఈ విషయాన్ని ఆప్టిమైజ్ చేయాలి కాబట్టి సమస్య సూత్రీకరణపై సంక్షిప్త వివరణ క్రింద ఇవ్వబడింది పవర్ ఫ్లో లేఖ లోడ్ ఫ్లో సమీకరణాలను సంతృప్తి పరచాలి ఇది నిజం మీరు లోడ్ ఫ్లో ని పరిష్కరించాలి అవునా అది పెద్ద సమస్య అయినప్పటికీ మీరు లోడ్ ఫ్లో ని పరిష్కరించాలి లోడ్ ఫ్లో లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు కనుక ఆప్టిమైజేషన్ పద్ధతిలో అవన్నీ సమానమైన అవరోధాలుగా ఉంటాయి ఎందువలన అంటే మీరు లోడ్ ఫ్లో ని పరిష్కరిస్తున్నారు కాబట్టి కాబట్టి అవన్నీ సమానమైన అవరోధాలు సరేనా కాబట్టి ఇది మొదట లోడ్ ఫ్లో రెండోది వచ్చి బాయిలర్ వల్ల వచ్చిన మీ Pgiమీద ఉన్న కనిష్ట లిమిట్ మరియు ఇంకొకటి వచ్చి ధర్మో డైనమిక్ పరిశీలన మరియు టర్బైన్ జనరేటింగ్ యూనిట్లలో ఎగువ పరిమితి ఉష్ణ పరిమితుల ద్వారా సెట్ చేయబడింది కాబట్టి ఓల్టేజ్ కంస్ట్రయిన్ట్ వచ్చి సిస్టం ఓల్టేజ్ లను రేటెడ్ విలువలకు లేదా నామినల్ విలువలకు సమీపంలో ఉంచుతుంది వోల్టేజ్ అనేది మరీ అంత ఎక్కువ మరీ అంత తక్కువ ఉండకూడదు మరియు లక్ష్యం ఏమిటంటే వినియోగదారు యొక్క వోల్టేజ్ ను నిర్వహించడానికి సహాయపడుతుంది మీరు ఓల్టేజ్ ను సరిగా నిర్వహించాలి సరేనా ఎందుకంటే వినియోగదారు ముగింపులో వోల్టేజ్ పరిమితిలో ఉండాలిఉద్దేశం ఏమిటంటే అనుమతించిన పరిమితిలో అని కావున ఓల్టేజ్ కంస్ట్రయిన్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు నాలుగవది అనగా నాలుగవ కంస్ట్రయిన్ట్ వచ్చి ట్రాన్స్మిషన్ లైన్ పవర్ కి సంబంధించినది మరియు ధర్మల్ లిమిట్ ను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి లైన్ ఫ్లో అనగా ట్రాన్స్మిషన్ లైన్ మరియు మీ పవర్ ఫ్లో లిమిట్ ను పరిగణలోకి తీసుకోవాలి మరియు ఇవి అనేక అడ్డంకులు సరేనా ఖర్చు ఫంక్షన్ CT యొక్క కనిష్టీకరణ సమానత్వం మరియు అసమానత పరిమితులకు లోబడి నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ అని పిలువబడే అనువర్తిత గణిత శాఖ ద్వారా చికిత్స పొందుతుంది కాబట్టి వివిధ రకాల అసరళమైన ప్రోగ్రామింగ్ ను ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించవచ్చుకావున ఈ రోజుల్లో సాఫ్ట్ కంప్యూటింగ్ పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి నేను ఇక్కడ గణన పరంగా రాశాను ఈ అసరళమైన ప్రోగ్రామింగ్ పద్ధతులు చాలా ఖరీదైనవి సాధారణంగా గణన పరంగా మనకు చాలా సమయం పడుతుంది కానీ సాఫ్ట్ కంప్యూటింగ్ పద్ధతి ఉపయోగిస్తే అది మీకు ప్రపంచ వాంఛనీయ విలువలునిస్తుంది అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ కంటే ఎక్కువ సమయం పడుతుంది కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ రకమైన నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ పద్ధతి స్థానిక ఆప్టిమాకు ప్రారంభమయ్యే అవకాశం ఉందా లేదా అని అది స్థానిక మినిమ లేక స్థానిక మాక్సిమా అయి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే సాఫ్ట్ కంప్యూటింగ్ పద్ధతి యదార్ధంగా అది మీకు ప్రపంచ వాంఛనీయ విలువలునిస్తుంది కనుక ఈ రోజుల్లో ప్రజలందరూ ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి వివిధ రకాల సాఫ్ట్ కంప్యూటింగ్ పద్ధతులను అనుసరిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మనం అనుసరిస్తాం కానీ ఇక్కడ మనం సాఫ్ట్ కంప్యూటింగ్ పద్ధతిని అనుసరించడం లేదు అది వేరే విషయం అనుకోండి ఇక్కడ మనమేం చూస్తాం అంటే మీరు క్లాసికల్ ఆప్టిమైజేషన్ గా పిలువబడిన పద్ధతిని చూస్తాం కాబట్టి దాన్ని పరిష్కరించే ముందు కొంత అంచనా వేసుకొని ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది అందువల్ల నేను ఏమి రాశాను అంటే నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ పద్ధతులు సరైన పరిష్కారం యొక్క స్వభావంపై అంతర్దృష్టిని సులభంగా ఇవ్వవు మరియు గణన పరంగా అవి చాలా ఖరీదైనవి సరేనా కావున నా ఉద్దేశ్యం ఏంటంటే అది కొంచం సమయం తీసుకుంటుంది కానీ సాఫ్ట్ కంప్యూటింగ్ పద్ధతి వాంఛనీయ విలువలుని ఇస్తుంది కాకపోతే ఎక్కువ సమయం తీసుకుంటుంది ఈ క్లాసికల్ ఆప్టిమైజేషన్ పద్ధతి మరియు సాఫ్ట్ కంప్యూటింగ్ పద్ధతుల మధ్య చాలా పోలికలు ఉంటాయి అవన్నీ మనం ఇక్కడ చర్చించడం లేదు కానీ మీరు అవి తెలుసుకోవాలి అంటే నాకు మెయిల్ పంపండి నేను మీకు వివరిస్తాను అందువల్ల సమస్య సూత్రీకరణను సరళీకృతం చేయడానికి కొంత అంచనా వేయబడుతుంది మరియు ఇది ఆర్థిక పంపకాల హక్కుపై భౌతిక అవగాహన ఇస్తుంది కనుక మొదట మనమేం చేస్తాము అంటే నష్టాలను నిర్లక్ష్యం చేస్తూ క్లాసికల్ ఎకనామిక్ డిస్పాచ్ కి వెళ్దాము ఎందువలన అంటే మనకు తెలుసు జనరేషన్ అనేది దేనికి సమానం అంటే లోడ్ ప్లస్ లాసులు కు మొదట మనం పవర్ లాస్ లేకుండా పరిశీలిస్తాంనా ఉద్దేశం ఏమిటంటే పవర్ లాసులను నిర్లక్ష్యం చేస్తామని కావున ఇది లాసులను నిర్లక్ష్యం చేసిన ఒక క్లాసికల్ ఎకనామిక్ డిస్పాచ్ ఒక నిర్దిష్ట లోడ్ డిమాండ్ను తీర్చడానికి ఏ జనరేటర్లను అమలు చేయాలో వాటిని ప్రియోరి గా పిలుస్తారు కనుక ఒకవేళ మీ దగ్గర చాలా జనరేటర్లు ఉన్నాయనుకోండి మరియు ఏ జనరేటర్ పనిచేస్తుందో మీకు తెలుసు అనుకోండి కనుక మీ దగ్గర m సంఖ్య గల జనరేటర్లు ఉన్నాయనుకోండి కాబట్టి CTi1mCi ఇది సమీకరణం 7 ఆ జనరేషన్ కి సంబంధించి మన మొత్తం జనరేషన్ ఎంత అంటే i1mPgiPLi1nPLi మీకు n బస్సుల సంఖ్య ఉన్న విద్యుత్ వ్యవస్థ ఇది సమీకరణం 8 మరియు ఇది మీ PgiminPgiPgimaxదానికి i12mఈ సమీకరణం 8 దాని అర్థం ఏమిటంటే సమీకరణం 8 ని ఎలా రాయవచ్చు అంటే i1mPgi PL0 ఇది సమీకరణం 10 ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉత్పత్తి చేయని విద్యుత్ పరిమితిని సమీకరణం 9 ద్వారా ఇవ్వరు ప్రస్తుతానికి ఈ ఉత్పత్తి విద్యుత్ పరిమితిని సరైనదిగా పరిగణించరు ప్రస్తుతానికి అది సరైనదిగా పరిగణించబడదు అందువల్ల లాగ్రేంజ్ మల్టిప్లైయర్ లను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతి ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు కాబట్టి కనిష్టీకరించడం లేదా పెంచడం కోసం లేదా సాధారణంగా హక్కును ఆప్టిమైజ్ చేయడానికి అవునా కాబట్టి సైడ్ కండిషన్స్ వలె సమానత్వ పరిమితి ఉన్న ఫంక్షన్ కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించి మనం ఖర్చు ఫంక్షన్ను భర్తీ చేస్తాముఅది CTCT λi1mPgi PL కనుక ఇది మీ కంస్ట్రయిన్ట్ఇది మీ సమానమైన కంస్ట్రయిన్ట్ దీనిని మనం ఈ పెరిగిన ఖర్చు ఫంక్షన్ లోకి తీసుకువస్తున్నాము అది CTi1mCi λi1mPgi PLఎప్పుడైతే పరిష్కారం కలుస్తుందో i1mPgi వచ్చి i1mPLఅవుతుంది ఇది సమీకరణం 11 మరియు అనేది యదార్ధంగా లాగ్రాంజియన్ గుణకం తరువాత మీరు ఏమి చేయాలి అంటే కనిష్టీకరణను సాధించాలి అది ఎలా అంటే dCTdPgi0 ను ఉపయోగించి ఈ పరిస్థితిని మీరు అక్కడ ఉంచవచ్చు అనగా dCidPgi λ0 కి సరేనా మీరు దీన్ని ఉత్పన్నం తీసుకుంటే అది వచ్చి dCidPgii12m ఇది సమీకరణం 13 కి సమానం dCidPgiICi వచ్చి ithజనరేటర్ కు ఇంక్రెమెంటల్ కాస్ట్ గా పిలవబడుతుంది కనుక ICi అవునా దాని అర్థం ఏమిటంటే సమీకరణం 13 ని ఎలా రాయవచ్చు అంటే dC1dPg1dC2dPg2dC3dPg3dCmdPgmλ అంటే ఆ ఇంక్రెమెంటల్ కాస్ట్ అనేది అన్ని జనరేటర్ల యూనిట్లకు మీరు పిలవబడే ఆప్టిమమ్ ఆపరేషన్ వచ్చి కు సమానం అందువల్ల జెనరేటర్ యొక్క సరైన లోడింగ్ సమాన పెరుగుదల వ్యయానికి అనుగుణంగా ఉంటుంది సమీకరణం 14 అయిన అన్ని జనరేటర్ల పాయింట్లను సమన్వయ సమీకరణం అంటారు మరియు m సంఖ్యగల సమీకరణాలను ఏకకాలంలో పరిష్కరించవచ్చు ఇవన్నీ కూడా జనరేషన్ లోడ్ బ్యాలెన్స్ తో సాధ్యపడుతుంది అనగా సమీకరణం 10 తో అని లాగ్రేంజ్ గుణకం మరియు m జనరేటర్ల సరైన తరం కోసం ఒక పరిష్కారం ఇవ్వడానికి నా ఉద్దేశం ఏమిటంటే మీకు ఉన్న C1 C2 ఇంధన వ్యయ వక్రరేఖ ఏదైనా కావచ్చు కానీ వ్యవస్థ అనేది సరి అయినది గా పనిచేస్తుంది కానీ వాటి పెరుగుతున్న వ్యయ వక్రత అనగా dC1dPg1dC2dPg2సమానంగా ఉండాలి మీరు నష్టాలను పరిగణలోకి తీసుకోనప్పుడు పరిస్థితి ఇది కావున మీరు పరిష్కరించాలి అనుకున్న సమీకరణమును సమన్వయ సమీకరణం గా పిలుస్తారు ఉదాహరణకు మీ దగ్గర రెండు జనరేటింగ్ యూనిట్ల కు సంబంధించి ఖర్చు లక్షణాలు ఉన్నాయి అనుకోండి ఒకటి వచ్చి C1ఈ వైపు Pg1ఇంకొకటి వచ్చి C2 కాబట్టి ఇది వేరొక లక్షణం ఒకవేళ మీరు అక్కడ పెంచితే ఉదాహరణకు ఇది మీరు యూనిట్ 1 లో IC1 అని పిలిచే ఒక వాలు ఎక్కడో IC వాలు ఉంది లేదా IC2 కు సమానం ఒకవేళ కొంత లోడ్ మారింది అని అనుకుందాం కాబట్టి సాధారణంగా ఈ జనరేటర్ ను పెంచడం గానీ తగ్గించడం గానీ చేయాలి అంతిమంగా మీరు దానిని మార్చినట్లయితే ఇది 200 మెగావాట్లు ఇది 100 మెగావాట్లు కావున మీరు కనుగొనడానికి ప్రయత్నిస్తే మీరు సమానంగా Pg1 మరియు Pg2లను సర్దుబాటు చేయాలి వాస్తవానికి ఆప్టిమల్ అనేది భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు మార్పుని కనుగొనాలి అనగా ఇక్కడ డెల్టా మార్పును ఎందువలన అంటే అక్కడ కొంత లోడ్ అనేది మార్పు చెందింది మీరు IC1వాలు మరియు IC2వాలు కనుగొనండి అవి రెండూ కూడా భిన్నంగా ఉంటాయి ఎందువలన అంటే వాటి ఖర్చు లక్షణాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి కావున మీ లోడ్ అనేది మారితే జనరేషన్ కూడా మారుతుంది కాబట్టి ఈ విధంగా వాలు భిన్నంగా ఉంటుంది అది ఈ పాయింట్ నుండి ఈ బిందువుకు కదులుతుంటే లేదా మీరు ఈ పాయింట్ నుండి ఈ దశకు వెళితే మీరు దానిని డ్రాప్ నుండి కనుగొంటారు ఏదో గీయడం జరిగింది దాని నుండి మీరు వాలు లు భిన్నంగా ఉన్నాయని కనుగొంటారు కాబట్టి 2 జనరేటర్లుకు వేర్వేరు పెరుగుతున్న వ్యయ ICలు కానీ అవి సరైన సమానం వద్ద పనిచేయాలి కావున మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ నా దగ్గర మూడు జనరేటింగ్ యూనిట్లు ఉన్నాయనుకోండి తరువాత ఈ వైపు ఉన్నది అనుకోండి మరియు ఈ వైపు వచ్చి మూడు ఇది వచ్చి దీనికి పెరుగుతున్న ఖర్చు వక్రత IC1యదార్ధంగా మీరు ఏదైతే క్వాడ్రాటిక్ ఆబ్జెక్ట్ క్వాడ్రాటిక్ కాస్ట్ ఫంక్షన్ CiaibiPgidiPgi2తీసుకుంటారో మరియు దానికి ఎప్పుడైతే ఉత్పన్నం కనుక్కుంటారో అది వచ్చి సరళంగా ఉంటుంది మీరు ఒకవేళ క్యూబిక్ తీసుకుంటే అది సరళంగా ఉండదు అది కొంచెం క్వాడ్రాటిక్ గా ఉంటుంది కావున దీనిని నేను సరళంగా గీయకుండా కొంచెం వక్రమైన సరళంగా గీశాను మీరు దానిని సరళంగా కూడా తీసుకోవచ్చు కానీ వాటికి మూడు భిన్నమైన IC లు ఉన్నప్పటికీ ఏం జరుగుతుంది మీ భిన్నమైన ICలు వచ్చి IC1 IC2 IC3మరియు మీ Pg1 Pg2 Pg3అన్నీ కూడా సమానమైన λవద్ద పని చేయాలి ఎందువలన అంటే మనం dC1dPg1dC2dPg2dC3dPg3dCmdPgmλ ని పరిష్కరించాము కాబట్టి కావున అవన్నీ కూడా సమానమైన λవద్ద పని చేయాలి కనుక దీనిని λఅనుకోండి కనుక ఈ విషయంలో మీరు దీనికి జనరేషన్ చూసినట్లయితే ఇది Pg1ఇది Pg2మరియు ఇది Pg3 అక్కడ ఆ జనరేషన్ అనగాPg1 Pg2 Pg3లు యదార్ధంగాపూర్తిగా ఖర్చు లక్షణాల మీద ఆధారపడి ఉంటాయి మరియు వాటి మీద కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి అది పెరుగుతున్న వ్యయ వక్రత మరియు ఇది Pgమెగావాట్ అది సరళంగా ఉంటుంది మళ్లీ ఒకసారి నేను చెబుతున్నాను ఈ రేఖ కొంచెం సరళంగా ఉంటుంది కాబట్టి పెరుగుతున్న వ్యయం గురించి ఇవి కొన్ని ఆలోచనలు తదుపరిది అల్గోరిథం దీనిని ఎలా పరిష్కరించాలో చూద్దాం కాబట్టి ఉదాహరణకు ఈ విషయంలో అల్గారిథం మొత్తం ఇచ్చారు దశ 1 యొక్క ప్రారంభ విలువను ఎంచుకోండి తర్వాత మనం గ్రేడియంట్ పద్ధతి లో ఎలా పునరావృతంగా పోతామో చూద్దాం కానీ దీనికి మాత్రం యొక్క ప్రారంభ విలువను ఎంచుకోండి అనగా ICIC0 అంటే అదే అదేIC0 దశ 2సమీకరణం 14 ఉపయోగించి Pgiను పరిష్కరించండి కనుక ఈ సమీకరణం అనగా ఇది సమన్వయ సమీకరణం దీనినే మీరు పరిష్కరించాల్సినది దశ 3తర్వాత మీరు సంపూర్ణ విలువను సరిగ్గా తనిఖీ చేయాలి అది వచ్చి i1mPgi PLϵ విలువ వచ్చి చిన్నదిగా పేర్కొనబడింది అది వచ్చి కన్వర్జెన్స్ లక్షణం అది ఎందుకు పెట్టారు అంటే జనరేషన్ కు చాలా ఎక్కువ లోడ్ లాస్ ఉంటుంది ఇక్కడ మనం దానిని నిర్లక్ష్యం చేస్తాం ఒకవేళ అది సరైన పరిష్కారాన్ని అందుకుంటే మరియు ఆ ఆప్టిమా అనేది ఎప్సిలాన్ కంటే తక్కువ ఉంటే సరైన పరిష్కారాన్ని చేరుకున్నట్టు లేకపోతే మీరు తిరిగి దశ 4 కు వెళ్లాలి నా ఉద్దేశం ఏమిటంటే తరువాత దశకు వెళ్ళాలి అని దశ 4కనుక ఆ విషయంలో లో ఏం జరుగుతుంది మీరు ఇప్పుడు i1mPgi PL0 ని తనిఖీ చేయండి తరువాత ఇంక్రెమెంటల్ IC0ను పునరావృతం గా పెంచండి దానిని మనం చూస్తాం కానీ ICIC0IC అది ఒకవేళ పాజిటివ్ అయితే మీ మొత్తం జనరేషన్ మైనస్ లోడ్అనగా ఆ తేడా వచ్చిపాజిటివ్ i1mPgi PL0తర్వాత ICIC0 ICఇక్కడ మీరు జనరేషన్ ని పెంచారు మరియు ఇక్కడ మీరు జనరేషన్ ని తగ్గించారు మరియు దశ 2 కి తిరిగి వెళ్ళండి ఇది సాధ్యమేనని మీరు పునరావృతం చేయాలి ఎందువలన అంటే Pgiఅనేది ICకి మార్పులేని ఫంక్షన్ కనుక మనం ఇంతకు ముందు చూశాం Pgని పెంచితే IC కూడా పెరుగుతుంది కావున ఈ పద్ధతి 2 ని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి ఇదీ విషయం తరువాత సంఖ్యాపరంగా వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో అనేదానికి ఇది ఆలోచన కావున దానిని మనం చూద్దాం కనీసం ఏడు ని చూద్దాం సరిగ్గా నాకు సంఖ్య గుర్తు రావడం లేదు ఈ ప్రత్యేక అంశంపై మనం 8 పరిష్కరిస్తాం ఇప్పుడు ఇచ్చిన PL0అనుకుందాం కాబట్టి ఇది మీది ఇచ్చిన డిమాండ్ PL0 కోసం అనుకుందాం అంటే కొంత డిమాండ్కు PL0 సరైనది కాబట్టి ఆప్టిమల్ జనరేషన్స్ వచ్చి Pgi0 మరియు దానికి సంబంధించిన ఖర్చు వచ్చి CT0ఒకవేళ ప్రారంభదశలో ఆ మొత్తం లోడ్ వచ్చి PL0 ఇక్కడ 0 అనేది సూపర్ స్క్రిప్ట్ మరియు అదే విధంగా ఆ సమయంలో మొత్తం జనరేషన్ వచ్చి Pgi0ఇక్కడ లాస్ అనేది నిర్లక్ష్యం చేస్తాం మరియు దానికి సంబంధించిన ఖర్చు వచ్చి CT0 ఇప్పుడు లోడ్ పెరిగింది అని అనుకోండి PLPL0PL ఒకవేళ లోడ్ అనేది పెరిగితే లోడ్ లోని మార్పు వచ్చి PL కావున PLPL0PLమరియు మనకు వచ్చిన కొత్త ఖర్చు వచ్చి CT మనం రెండు పదాల టేలర్ సిరీస్ ను ఉపయోగించవచ్చు CTCT0CTసరేనా అది ఏమిటి అంటే మీ CTi1mCiPgi0dCiPgi0dPgiPgiఇది సమీకరణం 15 ఎందువల్ల అంటే CTCT0CTఅవునా మనం క్రొత్తదాన్నిపొందడం కోసం ఈ పదాన్ని టేలర్ సిరీస్లో వాడాలి అంటే ఇదిCTi1mCiPgi0i1mdCiPgi0dPgiPgi కావున ఈ పదం యదార్ధంగా వచ్చి CT0CTCT0i1mdCiPgi0dPgiPgiకనుక CT0 CT0రద్దు అయిపోతాయి అందువలన CTi1mdCiPgi0dPgiPgiఇది సమీకరణం 16 ఇప్పుడు మనకు ఏం తెలుసు అంటే λdCiPgi0dPgiఇది ఇంక్రెమెంటల్ ఖర్చు అని మీకు తెలుసు అందువలన ఈ సమీకరణంలో మీరు దానిని ద్వారా భర్తీ చేస్తారు ఈ సమీకరణం 16 ను మీరు ద్వారా భర్తీ చేస్తారు కనుక మీరు అలా చేస్తే తరువాత CTλi1m Pgi అవుతుంది ఇది సమీకరణం 17 ఇప్పుడు ఇక్కడ చిన్న మార్పు వల్ల లోడ్ లో కూడా చిన్న మార్పు వస్తుంది అది వచ్చి PLప్రాథమికంగా ఇది అన్నీ జనరేషన్ల కూడిక అనగా అది i1mPgi కాబట్టి లోడ్ మార్పు ఉత్పత్తి ఏమైనా మీ జనరేటర్ ఉత్పత్తి చేయాల్సిందే ఇక్కడ మనం పవర్ లాస్ ని నిర్లక్ష్యం చేశాం కనుక PL అనేది దీనికి సమానం ఇది వచ్చి దేనికి సమానం అంటే డెల్టా PL మీరు ఇక్కడ పెట్టండి అది CTλi1m Pgi అంటే దాని అర్థం ఏమిటి ఈ విధంగా అనేది సిస్టమ్ విద్యుత్ డిమాండ్ హక్కును పెంచడానికి గంటకు రూపాయల వ్యయ రేటు పెరుగుదలకు సంబంధించిన నిష్పత్తిలో స్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా అది ఉన్నపుడు కు మరొక ప్రాముఖ్యత ఉంది లోడ్ సరిగ్గా మారిపోయిందికానీ CTయదార్ధంగా మీ లోడ్ మొత్తం మార్పుకు అనగా PL కు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఆ దామాషా స్థిరాంకం వచ్చి సరేనా అందువలన అనేది ఖర్చు రేటు పెరుగుదల కు సంబంధించి దామాషా స్థిరాంకం అది ఏమిటి అంటే సిస్టమ్ విద్యుత్ డిమాండ్ పెంచడానికి గంటకు రూపాయలు పెంచడం మరియు అది వచ్చి మెగావాట్ లో ఉంటుంది కనుక మీరు దీనిని యొక్క భౌతిక ప్రాముఖ్యత అని పిలుస్తారు ధన్యవాదాలు తిరిగి మళ్లీ ఉపన్యాసం 39 లో కలుద్దాం